హలో సాఫ్ట్ స్కిల్స్ మరియు వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేయడంపై ఎన్ ఎల్ యొక్క ఎం సి కోర్సుకు తిరిగి స్వాగతం

నేను రవి చంద్రన్ ఇది ఇప్పుడు ఏడవ వారం మరియు మాడ్యూల్ ఒకటి మరియు లెక్చర్ నంబర్ ముప్పై ఏడు కేవలం మరో వారం మరియు కోర్సు పూర్తవుతుంది మీరు ఈ కోర్సు చేయడం మరియు అసైన్మెంట్స్ రాయడం ఆనందిస్తున్నారని నేను ఆశిస్తున్నాను మరియు మీరు పరీక్షకు కూడా సిద్ధమవుతున్నారని నేను ఆశిస్తున్నాను ఈ మాడ్యూల్ మిమ్మల్ని అశాబ్దిక సమాచార మార్పిడికి తీసుకెళ్లబోతోంది మరియు నేను ప్రాముఖ్యత గురించి చర్చించబోతున్నాను అదే సమయంలో అశాబ్దిక సమాచార మార్పిడి అంటే ఏమిటో కూడా మీకు పరిచయం చేస్తాను మీరు మునుపటి రెండు ఉపన్యాసాలలో అశాబ్దిక సమాచార మార్పిడి పరంగా రెండు పూర్వ ఆలోచన అంచనా కార్యకలాపాలు చేసారు మరియు నేను ఈ మాడ్యూల్ కోసం నా ఉపన్యాసాన్ని ప్రారంభించే ముందుమీరు మునుపటి ఉపన్యాసంలో నేర్చుకున్న వాటిని త్వరగా గుర్తుచేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి మునుపటి దానిలో నేను బాడీ లాంగ్వేజ్ గురించి మీ ప్రస్తుత జ్ఞానాన్ని తనిఖీ చేయడానికి అసెస్మెంట్ యాక్టివిటీని ఉపయోగించానుతద్వారా నేను దానిని ప్రస్తుత వాటిలో రద్దు చేయడానికి మరియు అశాబ్దిక కమ్యూనికేషన్ గురించి కొన్ని అపోహలను తొలగించడానికి ప్రయత్నించగలను నేను ఉద్దేశపూర్వకంగా పది నిజమైన ప్రకటనలు ఇచ్చానుఅవి నిశ్శబ్దాన్ని ఆధిపత్యానికి శక్తివంతమైన మార్గంగా ఉపయోగించవచ్చుఅశాబ్దిక సంభాషణ శబ్ద అర్థానికి విరుద్ధంగా ఉంటుంది మూడవ ప్రకటన ఏమిటంటే అశాబ్దిక సమాచార మార్పిడిని శబ్ద సమాచార మార్పిడికి ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు నాలుగు కొన్ని అశాబ్దిక సంకేతాలు సార్వత్రికమైనవి మరియు సాధారణంగా ఆమోదయోగ్యమైనవి ఐదు సారూప్య శబ్ద అర్థాన్ని సూచించే హావభావాలు వాటి సాంస్కృతిక నేపథ్యాల ప్రకారం అశాబ్దికంగా భిన్నంగా ఉంటాయి ఆరు ముఖం అశాబ్దిక సమాచార మార్పిడి యొక్క అత్యంత శక్తివంతమైన మార్గం ఏడవది మనం ఇష్టపడని వ్యక్తుల నుండి దూరంగా ఉంటాము ఎనిమిది ప్రతికూల అశాబ్దిక సంకేతాలు సానుకూల సంకేతాల కంటే ఎక్కువగా గుర్తించదగినవి తొమ్మిదిమీ శరీర భాషపై అవగాహన దానిని నియంత్రించడంలో మీకు సహాయపడుతుంది చివరిది పదవది చాలా కాలం పాటు శరీర భాషను నకిలీ చేయడం కష్టం ముగింపులో ఉపకరణాల గురించి మీ జ్ఞానం గురించి నేను మిమ్మల్ని మరొక ప్రశ్న అడిగాను ఉపకరణాలు మెరుగుపడతాయా లేదా కమ్యూనికేషన్కు అడ్డంకులుగా పనిచేస్తాయా అని నేను మిమ్మల్ని అడిగాను దీనికి సమాధానం ఏమిటంటే ఉపకరణాలు కమ్యూనికేషన్ యొక్క ప్రభావాన్ని పెంచడంతో పాటు మీరు ఉపకరణాలను ఎంత సముచితంగా ఉపయోగిస్తారనే దానిపై ఆధారపడి అడ్డంకులుగా పనిచేస్తాయి నేను ఇచ్చిన కొన్ని సచిత్ర ఉదాహరణలు ఉదాహరణకు మహిళలు హై హీల్స్ వాడకం కాబట్టి ఇది వారికి ఒక రకమైన శక్తి సంబంధాన్ని ఇస్తుందివారు తమ యజమానిని కంటికి కంటికి చూసినప్పుడు సమానత్వం కానీ అదే సమయంలో వారు డైమండ్ నిండి ఉన్న హై హీల్స్గిల్ట్ అంచు గల వాటిని ధరించబోతున్నట్లయితేఅవి పరధ్యానంగా ఉంటాయి మరియు అవి కమ్యూనికేషన్కు అడ్డంకులుగా పనిచేస్తాయి ప్రజలు తమ హై హీల్స్ వైపు చూస్తారు కానీ కంటి సంబంధాన్ని కొనసాగించరు మరియు వారి మనస్సు మీరు కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నించే సందేశంపై దృష్టి పెట్టడం కాకుండా అనేక ఇతర విషయాల గురించి ఆలోచిస్తుంది కాబట్టి మొత్తంగా నేను ఏదైనా అనుచితమైన అనుబంధం అడ్డంకిని కలిగిస్తుందని చెప్పి ముగించాను ఇది ఏదైనా పరంగా కావచ్చుమీరు మితిమీరిన దుస్తులు ధరించినప్పుడు లేదా మీరు దుస్తులు ధరించినప్పుడురెండు సందర్భాల్లోనూ ఇది అవరోధంగా పనిచేస్తుంది బాడీ పెర్ఫ్యూమ్లింగ సముచితత అవసరమని నేను చెప్పాను మీరు వ్యతిరేక లింగం ఉపయోగించేదాన్ని ఉపయోగిస్తేఅది వాస్తవానికి కనుబొమ్మలను పెంచుతుంది ప్రజలు మిమ్మల్ని చూస్తారు వారు మీ స్వంత విశ్వసనీయతను ప్రశ్నిస్తారు వారు మీరు ఎవరో మీరు ఎలాంటి వ్యక్తి అని తెలుసుకోవాలనుకుంటారు ఇది వారిని గందరగోళానికి గురి చేస్తుంది వాచ్ మళ్ళీ ధరించవచ్చుకానీ చాలా పరధ్యానం కలిగించేది కాదు చెవిపోగులుమేకప్ జుట్టుకు రంగు వేయడం కూడాఇది కేవలం కొంత నేపథ్య పని చేయడానికి మాత్రమే కానీ ప్రతి ఒక్కరూ మిమ్మల్ని చూసే చాలా ప్రకాశవంతమైన రంగురంగుల హెయిర్ డై చేయడం మాత్రమే కాదు ఇప్పుడుఈ ప్రాథమిక అంచనాను దృష్టిలో ఉంచుకుని మీ ర్యాంకింగ్ ఎక్కడ ఉన్నా ఇప్పుడు అశాబ్దిక సమాచార మార్పిడి యొక్క అంశాలలోకి మరింత ముందుకు వెళ్దాం మరియు అశాబ్దిక సమాచార మార్పిడి అంటే ఏమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం ఇప్పుడునేను ప్రారంభించే ముందుశరీర భాష గురించి ఈ ఉల్లేఖనంతో ప్రారంభించాలనుకుంటున్నాను ఇది చాలా ప్రసిద్ధ రచయిత రాల్ఫ్ వాల్డో ఎమెర్సన్ నుండి వచ్చింది మరియు శరీర భాష యొక్క ప్రాముఖ్యతను ముందుగా చూపించడానికి ప్రయత్నించే కోట్ను చూడండి అతను ఇలా అంటాడు మీరు చేసేది మీరు చేసేదిమీ ప్రవర్తన పరంగా మీరు చేసేది మీరు చెప్పేది నేను వినలేనంత బిగ్గరగా మాట్లాడండి నేను మీ శరీర భాషను చాలా స్పష్టంగా చూడగలనని మీ మాటలు కూడా వినలేనని ఆయన చెప్పారు కాబట్టి మీ అశాబ్దిక కమ్యూనికేషన్ కంటే మీ శబ్ద కమ్యూనికేషన్ చాలా తక్కువగా ఉంటుంది అదే అతను మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాడు కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ఇప్పుడు అశాబ్దిక కమ్యూనికేషన్ అంటే ఏమిటి ఇప్పుడు కేవలం అశాబ్దిక కమ్యూనికేషన్ మాట్లాడటం అంటే పదాలు లేని కమ్యూనికేషన్ మీరు ఎటువంటి పదాలను ఉపయోగించకుండా చిత్రాలు చిహ్నాలు సంకేతాలు హావభావాలు ముఖ కవళికలను భంగిమలు మొదలైనవాటిని ఉపయోగించి కమ్యూనికేట్ చేయగలిగితే మీరు అశాబ్దిక కమ్యూనికేషన్ను ఉపయోగిస్తున్నారు ఉదాహరణకు ఒక చిరునవ్వు లేదా కోపం పదాలు లేకుండా సందేశాన్ని తెలియజేయగలవు మరియు తెలియజేయగలవు కొన్నిసార్లు ప్రజలు కోపంగా చిరాకుగా ఉంటారు వారు కేవలం కోపం తెప్పించగలరు కాబట్టి అది ఏదైనా చెప్పడం కంటే చాలా అర్థవంతమైన సందేశాన్ని ఇస్తుంది అశాబ్దిక కమ్యూనికేషన్ అనేది ఒక డైనమిక్ మరియు నిరంతర కమ్యూనికేషన్ ప్రక్రియ ఇది ఈ కమ్యూనికేషన్ యొక్క యోగ్యత మరియు పరిమితి ప్రమాదంతో పాటు ఈ కమ్యూనికేషన్ యొక్క ఆస్తి ఇది డైనమిక్ మరియు నిరంతర కమ్యూనికేషన్ ప్రక్రియ పంపేవారు మరియు రిసీవర్లు సాధారణంగా అర్థం చేసుకున్న కోడ్లను ఉపయోగించే చోట ఇది ఆగదు కోడ్ పసుపు గులాబీ లాగా ఉండవచ్చు మీరు ఇచ్చినప్పుడు అది స్నేహం అని అర్థం అవుతుంది తెల్లని పావురాన్ని పంపితే మీరు శాంతిని కోరుకుంటున్నారని మీకు తెలుసు ఒక దేశం యొక్క ప్రతి జెండా ఒక చిహ్నం మరియు అది దేశానికి ప్రాతినిధ్యం వహిస్తుందని సూచిస్తుంది ఒక దేశంలో తోటలు తయారు చేసే విధానాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు కాబట్టి అవి కూడా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తాయి ఆపై వినలేని చూడలేని ఇతర సామర్ధ్యాలు ఉన్న వ్యక్తులకు ఉపయోగించే భాష కాబట్టి అప్పుడు మనం పదాలను ఉపయోగించకుండా వారితో కమ్యూనికేట్ చేస్తాము కాబట్టి ఇవి అశాబ్దిక కమ్యూనికేషన్ యొక్క అంశాలు కానీ దీని గురించి అత్యంత ఆసక్తికరమైన వాస్తవం ఏమిటంటే సాధారణంగా కమ్యూనికేషన్కు సంబంధించినది మరియు ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం నేను చెబితే మీరు వినడాన్ని నమ్మరు కమ్యూనికేషన్లో 93 శాతం బాడీ లాంగ్వేజ్తో సంబంధం కలిగి ఉంటుంది అది అశాబ్దిక కమ్యూనికేషన్ మరియు ఇది కేవలం 7 శాతం లేదా అక్షరాలా పదాలతో సంబంధం ఉన్న శబ్ద భాగానికి సంబంధించినది ఇది వాస్తవానికి చాలా ప్రసిద్ధ సిద్ధాంతకర్త ఆల్బర్ట్ మెహ్రాబియన్ చేత ఎలా ప్రతిపాదించబడిందో వివరిస్తాను అతను తన ఆవిష్కరణలను ప్రారంభించి తన పుస్తకం సైలెంట్ మెసేజ్ లో ఈ అశాబ్దిక సమాచార మార్పిడిపై అధ్యయనం చేశాడు మరియు అతను అశాబ్దిక సమాచార మార్పిడి గురించి ఈ దిగ్భ్రాంతికరమైన అన్వేషణను ఇచ్చాడు అతను చాలా వరకు అశాబ్దిక సమాచార మార్పిడి అని చెప్పాడు మరియు నేను చేసిన చిత్రీకరణను చూడండి 55 శాతం ఉన్న పసుపు భాగం పూర్తిగా అశాబ్దికమైనది 38 శాతం ఉన్న నారింజ భాగం అశాబ్దికమైనది అది మౌఖికం కాదు కానీ ఇంద్రియ స్వరంలో అశాబ్దికమైనది పరావర్తనము ఇతర శబ్దాలు వంటి శబ్దాలు శబ్దాలు కాబట్టి ఇవి వాస్తవానికి పదాలు కావు కానీ అవి సహజమైనవి అయినప్పటికీ అవి కూడా ఏదో ఒకటి కమ్యూనికేట్ చేస్తాయిఎవరైనా తరచుగా అలా చెబుతారు అంటే అతను లేదా ఆమె మాట్లాడేటప్పుడు నాడీగా ఉండవచ్చని సూచిస్తుంది కాబట్టి ఆ విషయాలు కమ్యూనికేషన్లో ఉపయోగించే 7 శాతం కంటే ఎక్కువ పదాలను తెలియజేస్తాయి తెలియజేస్తాయి మరో మాటలో చెప్పాలంటే7 శాతం పదాలు వాస్తవానికి ఉపయోగించబడుతున్నాయని అక్షరాలా కూడా తీసుకోకూడదు మీరు చాలా పదాలను ఉపయోగిస్తారుకానీ మీరు ఉపయోగించే పదాలలో 7 శాతం మాత్రమే ప్రేక్షకుల మనస్సులో ప్రభావం చూపుతుంది మిగిలిన భాగం 93 భాగం ప్రభావం లేదా అందుకున్న సందేశం వాస్తవానికి అశాబ్దిక భాగాన్ని ఉపయోగిస్తోంది కాబట్టి కమ్యూనికేషన్ పరంగా వెర్బల్ మరియు నాన్ వెర్బల్ గురించి ఈ గణనను మీరు ఎలా అర్థం చేసుకోవాలి ఇప్పుడు మీరు నన్ను ప్రశ్న అడగవచ్చు కాబట్టి మనం అశాబ్దిక సమాచార మార్పిడిని ఎందుకు అధ్యయనం చేస్తాము కాబట్టి నేను మాట్లాడటం సరిపోదు ఆపై నా శరీర భాష గురించి కూడా నాకు తెలిస్తే అవును అశాబ్దిక సందేశాల ప్రాముఖ్యత చాలా స్పష్టంగా ఉంటుంది ఆపై అశాబ్దిక సందేశాలు వాస్తవానికి భావోద్వేగాలను తెలియజేస్తాయి కాబట్టి మీరు శబ్ద సందేశాన్ని ఉపయోగించినప్పుడు మీరు దానిని ఎల్లప్పుడూ మీ మనస్సు నుండి తీసుకుంటున్నారని తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది కాబట్టి మీ మెదడు ఆలోచిస్తోంది మీ నోరు మాట్లాడుతోంది మరియు పదాలు బయటకు వస్తున్నాయి కానీ అశాబ్దిక సందేశాల పరంగా నోటి నుండి బయటకు వచ్చే పదాలు మాత్రమే కాదు అది ఏ స్వరంలో బయటకు వస్తోంది మీ కళ్ళు ఏమి చేస్తున్నాయి మీ ముఖ కవళికలను లేదా కమ్యూనికేట్ చేయడం చేయడంమీ చేతులు ఏమి చేస్తున్నాయి మీరు ఎలాంటి భంగిమను కొనసాగిస్తున్నారు కంటి పరిచయం గురించి ఏమిటి ఇప్పుడుఈ విషయాలన్నీ కమ్యూనికేషన్ సమయంలో మీ మొత్తం శరీరం నిమగ్నమై ఉన్న భావోద్వేగ సెటప్ను తెలియజేయడానికి ప్రయత్నిస్తాయి ఇది అవతలి వ్యక్తికి మీరు సంతోషంగా ఉన్నారని మీరు ఉల్లాసంగా ఉన్నారని మీరు సాధారణమైనవారని లేదా మీరు అసాధారణమైనవారనిమీరు కలత చెందుతున్నారని మీరు అసంతృప్తిగా ఉన్నారని కాబట్టి మీరు విసుగు చెందారని తెలియజేస్తుంది కాబట్టిప్రతిదీ మీరు కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నించే పదాలకు మించి వెళ్ళవచ్చుఅందుకే అశాబ్దిక సంకేతాల ద్వారా భావోద్వేగాలు ప్రసారం అవుతున్న ఈ భాగాన్ని మీరు నిజంగా గమనించడం చాలా ముఖ్యం అశాబ్దిక సమాచార మార్పిడి యొక్క ఇతర ఆసక్తికరమైన అంశం ఏమిటంటే అశాబ్దిక సందేశాలను దాచడం మరియు స్పృహతో నియంత్రించడం కష్టం తరువాతి న్యాసంలో మనము స్వచ్ఛంద మరియు అసంకల్పిత కోణాలను గుర్తించడానికి ప్రయత్నిస్తాము కానీ ఈ దశలో మీరు కోరుకున్నప్పటికీమీ ముఖం నుండిమీ శరీరం నుండి దాచలేని కొన్ని విషయాలు ఉన్నాయని మరియు మీరు స్పృహతో నియంత్రించలేరని మీరు అర్థం చేసుకుంటారు మీరు తరచుగా మీకు తెలియకుండానే కొన్ని అపస్మారక అశాబ్దిక సంభాషణలు చేస్తారుదీనిని అవతలి వ్యక్తి ప్రేక్షకులు ఉపయోగించుకోవచ్చు మరియు మీరు నిజంగా ఏమి ఆలోచిస్తున్నారో లేదా మీరు కమ్యూనికేట్ చేస్తున్న దాని గురించి మీరు ఎలా భావిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు కాబట్టి మిమ్మల్ని బహిర్గతం చేసే ఈ సందేశాలు మీరు ఎలా భావిస్తున్నారనేదానికి మరింత ఖచ్చితమైన సూచికలు కాబట్టి కమ్యూనికేషన్లో మీరు ఎల్లప్పుడూ శబ్దాన్ని ఆపవచ్చు మీరు మాట్లాడటం మానేసిన క్షణంమీరు నిశ్శబ్దంగా మరియు ప్రశాంతంగా ఉన్న క్షణం కాబట్టి శబ్ద కమ్యూనికేషన్ ఆగిపోయింది కానీ ఎప్పుడూ అశాబ్దిక కాదు కాబట్టి మీరు అశాబ్దిక సమాచార మార్పిడిని ఎప్పటికీ ఆపలేరు కాబట్టి దీని గురించి ఆసక్తికరమైన వాస్తవం ఇదే అయితే అశాబ్దిక సమాచార మార్పిడి అనేది మౌఖిక సమాచార మార్పిడికి బలంగా సంబంధించినది మీరు దానిని సమర్థవంతంగా ఉపయోగించాలనుకుంటే అవి ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి మరియు అవి అతుకులు లేని మిశ్రమం అని మీరు వేరు చేయలేరు కాబట్టి ఎక్మాన్ మరియు ఫ్రైసేన్ వారు అశాబ్దిక సమాచార మార్పిడి యొక్క విధుల గురించి మాట్లాడారు మరియు వారు ఐదు ప్రాథమిక విధులను గుర్తించారువారు చెప్పినదాన్ని మౌఖికంగా పునరావృతం చేయమని చెప్పారు కాబట్టి తరగతిలో మీరు చూసి ఉండవచ్చు గరిష్ట ఉపాధ్యాయుడు 0 అని చెప్పి ఆపై వారు 0 చూపించడానికి ప్రయత్నిస్తారు లేదా వారు 4 అని చెబుతారు ఆపై వారు అశాబ్దిక పదాన్ని ఉపయోగించి మౌఖికంగా చెప్పిన వాటిని మళ్ళీ పునరావృతం చేస్తారు కాబట్టి వారు దానిని చేతిలో చూపిస్తారు లేదా వారు సంజ్ఞ చేస్తారు వారు వ్యాఖ్యానిస్తారు లేదా శబ్ద అర్ధాన్ని స్పష్టం చేస్తారు కాబట్టి ఉదాహరణకు ఇది కొత్త పరికరం అని కొత్త పరికరాలు మరియు ఇది ఇలా కనిపిస్తుంది వారు మీకు మాటలతో చెప్పడానికి ప్రయత్నిస్తారు కానీ మీరు అర్థం చేసుకోలేరు కాబట్టి అప్పుడు వారు ఒక ఛాయాచిత్రాన్ని ఒక చిత్రాన్ని చూపిస్తారు కాబట్టి మీకు ఏమి చెప్పబడింది కాబట్టి తరగతిలో వివరించబడిన చాలా వస్తువులు ఉపాధ్యాయుడు దానిని గీయడానికి ప్రయత్నించినప్పుడల్లా చిత్రాన్ని ఉపయోగించి వివరించండి కాబట్టి అశాబ్దిక పదాన్ని శబ్ద అర్ధం లేదా పొగడ్తలను స్పష్టం చేయడానికి లేదా దానికి జోడించడానికి ఉపయోగిస్తారు అశాబ్దిక సమాచార మార్పిడి యొక్క తదుపరి ఆసక్తికరమైన పని ఏమిటంటే ఇది శబ్ద అర్థానికి విరుద్ధంగా ఉంటుంది నేను తినడానికి ఇష్టపడను నేను ఆకలితో లేను సాధారణంగా భారతీయ ఆచారం దక్షిణాసియా ఆచారం సాధారణంగా చెబుతుంది మీరు ఒకరి ఇంటికి వెళ్ళినప్పుడు మీరు మర్యాదగా ఉండండి మరియు మీరు ఆకలితో ఉన్నప్పటికీ మీరు దానిని చూపించరు కాబట్టి మీరు ఆకలితో ఉన్నప్పటికీ లేదు లేదు నేను ఆకలితో లేను నేను నిజంగా ఆకలితో లేనుదయచేసి నాకు ఏమీ ఇవ్వవద్దు అని చెప్పడం ఆచారం కాబట్టి అతిధేయుడి నుండి ఆమె మీకు వద్దు వద్దు దయచేసి తీసుకోండి దయచేసి ఒక రొట్టె తీసుకోండి దయచేసి కొంత బియ్యం తీసుకోండి అని ఆశిస్తారు కాబట్టి ఆ వ్యక్తి చెప్పినప్పుడు మీ మాటలు నాకు ఆసక్తి లేదని చెబుతాయి కానీ మీ కళ్ళు వండిన వస్తువులను చూస్తున్నాయి మీ ముక్కు ఇప్పటికే వాసన పడుతోంది ఆపై మీ నోరు అప్పటికే లాలాజలం రావడం ప్రారంభించింది ఎందుకంటే అది ఆకలితో ఉంది ఇప్పుడు తెలివైన మరియు తెలివైన అతిధేయుడు దీనిని గమనిస్తాడు మీరు నిజంగా ఆకలితో ఉన్నారని వారికి తెలుసు కానీ వినయంగా మీరు ఆకలితో లేరని చెప్తున్నారు కాబట్ట అప్పుడు కూడా వారు మీకు ఎక్కువ వడ్డించినప్పుడు వారు ఎక్కువ బియ్యం వేస్తారు మరియు మీరు వద్దు వద్దు నాకు ఇది అవసరం లేదు అని చెబుతారు కానీ వారు మిమ్మల్ని చూస్తారు అప్పుడు మీ కళ్ళు నిజంగా మీరు కలిగి ఉండాలని భావిస్తున్నట్లు వారికి తెలుసు మరియు మీ చేతులు వద్దు అని చెప్పడానికి బదులు మీరు నాకు ఎక్కువ ఇవ్వగలరని చెప్పడం లాంటిది మరియు మీ శరీరం మీకు ఎక్కువ ఇవ్వమని చెబుతోందని కూడా మీరు గ్రహించరు మౌఖిక పరస్పర చర్యను నియంత్రించండిమౌఖిక పరస్పర చర్య ఎలా నియంత్రించబడుతుంది ఉదాహరణకు ముందు వరుసలో కూర్చున్న వారికి నేను కేవలం పది పనులను కేటాయించబోతున్నాను అని ఉపాధ్యాయుడు చెప్పే పరిస్థితిని తీసుకోండి కాబట్టినేను ఒకటి అని చెప్పినప్పుడుమీరు ఒకటి అని చెప్పండిఆపై నేను మీకు మొదటి పనిని ఇస్తానుపది మంది వరకు నేను ఎంచుకోబోతున్నాను కాబట్టి గురువు ఒకటి అని చెబుతారు ఆపై మొదటి వ్యక్తి లేచి ఒకటి అని చెబుతాడుఆపై గురువు రెండు అని చెబుతాడు రెండవ వ్యక్తి లేచి రెండు మూడు నాలుగు అని చెబుతాడు ఇప్పుడు నాలుగు లేదా ఐదు అని చెప్పిన తరువాత గురువు ఆగిపోయి ఆపై వేలు చూపిస్తాడుఆ వ్యక్తి లేచి ఐదు ఆరు ఏడుఎనిమిది తొమ్మిది పది అని చెబుతాడు కాబట్టి వాస్తవానికి ఉపాధ్యాయుడు మౌఖిక పరస్పర చర్యను కొనసాగించాల్సిన అవసరం లేదు కొంతకాలం తర్వాత అశాబ్దిక సంజ్ఞను ఉపయోగించడం వల్ల ప్రేక్షకులు అర్థం చేసుకుంటారు మరియు చివరి ఆసక్తికరమైన విషయం ఏమిటంటే దీనిని పూర్తిగా శబ్ద అర్థానికి ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు కాబట్టి ఉత్తమ ఉదాహరణ ఏమిటంటే మీరు చాలా శబ్దం చేస్తున్నట్లయితే గురువు కేవలం నోటిలో వేలు పెట్టి ఆపై నిశ్శబ్దంగా ఉండండి అని చెప్పవచ్చు కాబట్టి ఏమీ మాట్లాడకుండా ప్రజలు వెంటనే అర్థం చేసుకుంటారు ఆపై వారు నిశ్శబ్దంగా ఉంటారు మరియు మీరు ఆలోచించగల అనేక ఉదాహరణలు దీనిని కేవలం శబ్ద అర్థానికి ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు ఇప్పుడు ఇవి అశాబ్దిక సమాచార మార్పిడి యొక్క ప్రాథమిక విధులు ఇప్పుడు అశాబ్దిక సమాచార మార్పిడికి సంబంధించిన చర్చను చూద్దాం ఆపై అశాబ్దిక సమాచార మార్పిడికి సంబంధించి మీరు ఏమి చేయాలనే దానిపై సమాచార నిర్ణయం తీసుకుందాం అశాబ్దిక సంభాషణ లేదా మీ శరీర భాష అశాబ్దిక హావభావాలను ఉపయోగించి మిమ్మల్ని మీరు ప్రవర్తించే విధానం అనేది ప్రకృతి వల్లనా లేదా పెంపకం వల్లనా అనేది చర్చనీయాంశం జన్యుశాస్త్రం ద్వారా మీకు ఇవ్వబడిందని ప్రకృతి సూచిస్తుంది మీరు దానిని జన్యువుల ద్వారా పొందారు ఇది వంశపారంపర్యమైనది మరియు ఇది సహజమైనది పోషణ అనేది నాగరికతను సూచిస్తుంది దానిని సాగు చేస్తారు సంస్కృతి ద్వారా సమాజం ద్వారా ప్రజల ద్వారా మీకు ఇవ్వబడుతుంది మరియు మీరు దానిని ఇతరుల నుండి అరువు తెచ్చుకుంటారు మీరు అనుకరిస్తారు మీరు దానిని ఇతరుల నుండి పరిసరాల నుండి నేర్చుకుంటారుకానీ అది మీ జన్యువులలో లేదు కాబట్టి మీరు జన్యుశాస్త్ర చర్చను తీసుకుంటే నిరూపించడానికి కొన్ని విషయాలు ఉన్నాయి ఉదాహరణకు కళ్ళు సన్నబడటం వంటి విషయాలు సార్వత్రికమైనవి మరియు సహజమైనవి కాబట్టి సాధారణంగా ఇరుకైన వారు క్రూరమైన వ్యక్తులు అధికారాన్ని చూపించాలనుకునే వ్యక్తులు దుష్టులు మోసగాళ్ళు వారు తమ కళ్ళను ఇరుకున పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారని సూచిస్తారు ఇది జపనీస్ కామిక్ మాంగాలో కూడా స్పష్టంగా చూపబడింది నాయకులు విశాలమైన కళ్ళు మరియు అమాయకులు మరియు మీరు కూడా పిల్లలను చూస్తారు మరియు వారు గీసినప్పుడు ఎక్కువగా వారు అమాయకులని సూచించడానికి విశాలమైన కళ్ళు కలిగి ఉంటారు కాబట్టి చెడ్డవారిని ఎల్లప్పుడూ ఇరుకైన కళ్ళతో చూపిస్తారు ఇది విశ్వవ్యాప్తంగా ఆమోదించబడిన ఒక రకమైనదని ఇది సహజమైనదిగా పరిగణించబడుతుందని వారు చెబుతారు జన్యుశాస్త్రం ద్వారా ఇది మనకు వస్తుందని వాదించే ఇతర అంశం ఏమిటంటే మన భూభాగ భావం భాగాన్ని ఉపయోగించే విధానం మన పరిసరాలను ఉపయోగించే విధానం మన ఇల్లు అని వారు చెబుతారు ఇది జంతువులు పక్షులు తమ గూడును ఉపయోగించే విధానానికి సమానమని వారు చెబుతారు మన ఇల్లు మన గూడు పక్షులు వెళ్లి తమ గూడులో నిద్రిస్తున్నట్లే మనం వెళ్లి మన ఇంటిని ఉపయోగిస్తాము కాబట్టి మరియు మేము దానిని శత్రువుల నుండి రక్షిస్తాము మేము దానిని ఇతర బయటి మూలాల నుండి బాహ్య విషయాల నుండి రక్షిస్తాము మరియు మా ఇంటి లోపల మా స్వంత ప్రైవేట్ స్థలాన్ని రక్షిస్తాము కాబట్టి మాకు సన్నిహిత వ్యక్తులు ఉన్నారు కాబట్టి మీరు భోజనాల గదిని చూస్తే మీరు అతిథులను ఆహ్వానించవచ్చు కానీ అది పడకగది లేదా సౌకర్యవంతమైన సోఫా అయినప్పుడు అప్పుడు మీరు చాలా ఎంపిక చేసుకుంటారు ఇది మీ సొంత కుటుంబ సభ్యులు ఎవరైనా మీ ఒడిలో పడుకున్నప్పుడు మళ్ళీ అది మీ స్వంత కుటుంబ సభ్యుడు కాబట్టి బయటి వ్యక్తి కాదు కాబట్టి భూభాగాన్ని ఉపయోగించే విధానంలో జంతువు మరియు పక్షుల స్వభావం మాదిరిగానే ఇది మీకు సహజంగా వస్తుం సహజం దని ప్రజలు మళ్లీ వాదిస్తారు కానీ మరొక చర్చ మనకు అత్యంత ముఖ్యమైనది మరియు సంబంధితమైనది ఇక్కడ అది కేవలం ప్రకృతి కాదని మనం అర్థం చేసుకున్నాము అయినప్పటికీ కొన్ని ప్రాథమిక ప్రాథమిక విషయాలు ఉన్నాయి వీటిని మనం విశ్వవ్యాప్తంగా అంగీకరించవచ్చు కేవలం అశాబ్దిక సమాచార మార్పిడి యొక్క ఈ రెండు అంశాల వలె అంటే ఈ కళ్ళు తెల్లబడటం మరియు తరువాత సంకుచితం చేయడంఆపై భూభాగాన్ని ఉపయోగించడం అన్నీ మనం ఆకస్మికంగా చేసే పనులకు ఉదాహరణలుగా చూపబడతాయి కానీ హాల్ మరియు గోఫ్మాన్ వంటి మానవ శాస్త్రవేత్తలు మరియు సామాజిక శాస్త్రవేత్తలుఅశాబ్దిక సమాచార మార్పిడి అనేది నేర్చుకున్న ప్రవర్తన అని మరియు కావలసిన ప్రవర్తనను కూడా పెంపొందించుకోవచ్చని వాదించడానికి ప్రయత్నిస్తారుముఖ్యంగా మీరు కొన్ని మర్యాదలు టేబుల్ మర్యాదలుఎలా తవిధులు భివృద్ధి చేయాలనుకుంటే కాబట్టి పూర్తిగా సంస్కృతి లేని వ్యక్తిని చాలా అధికారిక ప్రదేశానికి తీసుకువస్తారు కానీ ఆ వ్యక్తికి శిక్షణ ఇవ్వవచ్చు కాబట్టిమీరు విదేశాలకు వెళ్తే విదేశాలకు వెళ్లే వ్యక్తుల కోసం మాకు క్రాష్ కోర్సు శిక్షణ ఉంది ఉదాహరణకు ఫ్రాన్స్ లేదా జర్మనీ లేదా ఏదైనా యూరోపియన్ దేశాలు కాబట్టిఉదాహరణకు జపాన్ వంటి కోర్సులు కూడా ఉన్నాయి బహిరంగంగా ఎలా ప్రవర్తించాలిఎలా పరిచయం చేయాలిఎలా ప్రశంసించాలి ఇతరుల ముందు ఎలా తినాలి కాబట్టిఇప్పుడు ఆ ప్రవర్తనను పెంపొందించుకోవచ్చు మరియు అది మాకు ముఖ్యమైనది మరియు ఆసక్తికరమైనది మరియు నేను మీ ముందు ఉంచాలనుకుంటున్న ప్రధాన ఆలోచన శరీర భాష పరంగా మీరు అంత అంత మంచిది కాదు మరియు మీ కంటే వేరొకరు చాలా మంచివారని మీరు అనుకుంటే మీరు మీలో కోరుకున్న శరీర భాషను అభివృద్ధి చేసుకోగలరని మరియు అది సాధ్యమేనని మీరు గుర్తుంచుకోవాలి మరియు తదుపరి ఉపన్యాసంలో నేను మీకు కొన్ని ఉపాయాలు కొన్ని పద్ధతులుకొన్ని నేర్పినప్పుడు శరీర భాష యొక్క అంశాలుమీరు సాధన చేయడం కూడా ప్రారంభించవచ్చుమీరు దాని గురించి తెలుసుకోవచ్చు నియంత్రించవచ్చు సమస్యాత్మకమైనవి ఆపై మీరు బలోపేతం చేయాల్సిన వాటిని ఉపయోగించండిచాలా ఆహ్లాదకరమైన అనుభూతిని సృష్టించడానికి నొక్కి చెప్పండి కాబట్టిమీరు ఎల్లప్పుడూ ఈ అశాబ్దిక ప్రవర్తనను నేర్చుకోవచ్చని గుర్తుంచుకోండి మరియు మీకు తెలిసిన దాన్ని మీరు పెంపొందించుకోవచ్చు హాల్ మరియు మెహ్రా బీన్ మాట్దయచేసి లాడుతున్న మరో అంశం ఏమిటంటే వారు మనస్తత్వవేత్తలు మరియుకమ్యూనికేషన్ సిద్ధాంతాలుమనం అశాబ్దిక కమ్యూనికేషన్ను ఉపయోగించే ప్రధాన తరంగం క్రియాత్మకంగా ఉన్నందున ఇది సాధ్యమని వారు భావిస్తారు దాని అర్థం ఏమిటి నేను రెండు ఉదాహరణలు ఇచ్చినట్లుగామీరు కొంత పారాగ్లైడింగ్ చేస్తున్నారని అనుకుందాంకాబట్టి మీరు ఆకాశంలోకి డైవింగ్ చేస్తున్నారు కాబట్టి కమ్యూనికేషన్ యొక్క ఏకైక రూపం సంజ్ఞలను ఉపయోగించడం ఆపై ఇది ప్రణాళికాబద్ధమైన సంజ్ఞ మరియు మీరు సముద్రంలో లోతుగా మునిగిపోతున్నప్పుడుమళ్ళీ మీరు పదాలను ఉపయోగించి కమ్యూనికేట్ చేయలేరు మీరు అప్పటికే ఊపిరి పీల్చుకుంటున్నారు ఆపై మీరు మీ నోటి ద్వారా ఏమీ ఏమిచెప్పలేరు కాబట్టి ఇది చేతి సంజ్ఞ ద్వారా కళ్ళ ద్వారా మీ ద్వారా మాత్రమే మీరు అవతలి వ్యక్తికి ఏదైనా తెలియజేయవచ్చుమీరు ఆగినా మీరు నన్ను అనుసరించినామీరు కదిలించినామీ వెనుక కొంత ప్రమాదం ఉందరక్షిస్తాము కాబట్టిమీరు క్రియాత్మక పద్ధతిలో కమ్యూనికేట్ చేయగల అన్ని విషయాలు కాబట్టి మీరు అశాబ్దిక సంజ్ఞలను ఉపయోగించుకుంటారు అప్పుడు అది క్రియాత్మకంగా మారుతుంది కాబట్టి మీరు దానిని నేర్చుకోవాల్సిన అవసరం ఉందని వారు సాధారణంగా నమ్ముతారుచాలా సార్లు మనం దానిని క్రియాత్మక ప్రయోజనం కోసం ఉపయోగిస్తున్నామని మీరు అర్థం చేసుకుంటే మీరు దానిని నేర్చుకోవచ్చు కాబట్టి మీరు ఇంటర్వ్యూకి వెళుతున్నప్పుడు కూడా మీరు సమూహ చర్చలో పాల్గొంటున్నప్పుడు కూడామీరు అశాబ్దిక సమాచార మార్పిడిని క్రియాత్మక పద్ధతిలో ఉపయోగిస్తారు కాబట్టి మళ్ళీ మీరు దీన్ని గుర్తుంచుకుంటే మీకు ఇది క్రియాత్మక కోణంలో అవసరం కాబట్టి మీరు దానిని పండించడం మంచిది మీరు దానిని అభివృద్ధి చేసినేను ఇస్తున్న సూచనల నుండి మీరు నేర్చుకుంటారు ఈ ఉపన్యాసాన్ని ముగించే ముందు అశాబ్దిక సమాచార మార్పిడి అనేది సమాచార మార్పిడిలో ఒక ముఖ్యమైన భాగమని మీరు దానిని అభివృద్ధి చేయగలరని మీకు చెప్పారు ఈ కోట్ను చూడండి దాని గురించి ఆలోచించండి కాబట్టి జానెట్ లేన్ నుండి ఇది మీరు మీ వ్యక్తీకరణను ధరించే అన్ని విషయాల గురించి ఆమె చెబుతుంది మునుపటి ఉపన్యాసంలో గుర్తుంచుకోండి నేను చివరలో ఉపకరణాల గురించి మాట్లాడాను ఉపకరణాలు అంటే గడియారంపెన్ను బెల్ట్ దుస్తులు కళ్ళజోడు వంటి భౌతిక వస్తువుల పరంగా మీరు ధరించే వస్తువులు కాబట్టి అవన్నీ ఉపకరణాలు కాబట్టి మనం చాలా వస్తువులు ధరిస్తాము మనం కూడా హెల్మెట్ ధరిస్తాము మరియు ఈ రోజు ప్రజలు కూడా హెల్మెట్లు ఆకర్షణీయమైన హెల్మెట్ల గురించి చాలా ఎంపిక చేసుకుంటారు మీరు ధరించే అన్ని వస్తువులలో మీరు ధరించే ఉపకరణాలు ఏవైనామీ వ్యక్తీకరణ చాలా ముఖ్యమైనది అంటే మునుపటి దానిలో ఉపకరణాలు కూడా కమ్యూనికేషన్ ప్రభావాన్ని పెంచుతాయని నేను చెప్పాను కానీ ఇక్కడ చెప్పబడినది మెటీరియల్ ఉపకరణాలు కాకుండా మీ ముఖం ఇవ్వగల వ్యక్తీకరణలు చాలా ముఖ్యమైనవి మీరు నవ్వవచ్చు మీరు కోపగించవచ్చుమీరు ఒక మర్మమైన రూపాన్ని ఇవ్వవచ్చు మీరు సంతృప్తికరమైన రూపాన్ని ఇవ్వవచ్చు కాబట్టి మీరు ధరించే వస్తువుల కంటే అవతలి వ్యక్తి మీ వ్యక్తీకరణ నుండి ఎక్కువగా అర్థం చేసుకుంటాడు అయితే భౌతిక వస్తువుల పరంగా మీరు ధరించే వస్తువులు ఏదో సూచిస్తాయి కానీ మీ వ్యక్తీకరణ చాలా ముఖ్యమైనది కాబట్టివారు సాధారణంగా చాలా ముఖ్యమైన వ్యక్తీకరణ చిరునవ్వు అని చెబుతారుకాబట్టి వారు చిరునవ్వు మీ ముఖ విలువను కూడా పెంచే విషయం అని చెబుతారు కాబట్టినవ్వుతూ ఉండండి మరియు ఈ వీడియో చూసినందుకు చాలా ధన్యవాదాలు నేను తదుపరి వీడియోలో మీ వద్దకు తిరిగి వస్తాను అశాబ్దిక కమ్యూనికేషన్ యొక్క ఈ అంశంతో నేను కొనసాగుతాను